కాబట్టి ఆ సంఖ్యాపరమైన సమస్యకు మనం తిరిగి వచ్చాము కాబట్టి ఇది సిరీస్ R L C సర్క్యూట్ అని తెలుసు Z R j L 1ω C నేను L 40 అని చెప్పాను ఎందుకంటే sin ωt ω 40 కాబట్టి L ω L 0 2 హెన్రీ ω 40 మరియు C 0 0014 ఫారడ్ ఇవ్వబడింది కాబట్టి L ω 1 ω C ఇది వాస్తవానికి 10 j 10 అవుతుంది కాబట్టి 14 14 కోణం 40 o అవుతుంది ఎందుకంటే ఇది 10 j10 కాబట్టి దాన్ని√ 10 2 10 2 మరియు పరిమాణం 10 √ 2 కాబట్టి 10 √ 2 14 14 మరియు కోణం tan 1 1010 అవుతుంది ఎందుకంటే ఇది 10 j 10 కాబట్టి ఇది tan 1 అంటే 45o అవుతుంది అందుకే ఈ కోణం 45o సరైనది కాబట్టి నేను దానిని శుభ్రం చేస్తాను ఇది ఇంపెడెన్స్ Z సరైనది ఇది Z ఇప్పుడుi 100 sin 40 t ఇది సమయం పరంగా ప్రస్తావించబడినది కనుక sin ω t అని పరిగణించాలి కాబట్టి 100 sin 40t ఉపయోగించాలి కాబట్టి i 100 sin 40t కాబట్టి 100 sin 40t 14 14 కోణం 45o ఎందుకంటే ఇది వోల్టేజ్ ఇంపెడెన్స్ కాబట్టి 100 ని z తో భాగిస్తే ఇది 7 1 అవుతుంది వాస్తవానికి ఇది సుమారు 7 07 అవుతుంది ఎందుకంటే ఇది 100 10√ 2 చే భాగించబడింది కాబట్టి ఇది 10 √ 2 గా అవుతుంది 10 0 707 ఎందుకంటే ఇది 1 √ 2 కనుక 10 √ 2 7 కాబట్టి ఇది 7 07 నేను 7 1గా అంచనా వేశాను సరైనది మరియు ఈ కోణం 45o కాబట్టి ప్రాథమికంగా ఇది sin 40 t 45 o అవుతుంది నేను దానిని శుభ్రం చేస్తాను కాబట్టి ఎప్పుడైనా ఫేసర్ పరిమాణాన్ని చేసినప్పుడు ఉదాహరణకు ఇది వోల్టేజ్ ఇది గరిష్ట వోల్టేజ్ సరైనది rms విలువను తీసుకుంటే అది 100 √ 2 100 √ 2 అంటే అది 50 √ 2 వోల్ట్ వాస్తవానికి ఇంపెడెన్స్ విలువ 10 √ 2 నేను 10 j 10 అని చెప్పాను అంటే 10 √ 2 కాబట్టి కరెంట్ 50 √ 2 10 √ 2 5 యాంపియర్ ఇది కరెంట్ యొక్క rms విలువ దీనిని √ 2 తో గుణించినట్లయితే ఇది rms విలువ అవుతుంది 07 అవుతుంది ప్రస్తుతం నేను దానిని శుభ్రం చేస్తాను అంటే దీని అర్థం ఫేసర్ పదంగా వ్రాసేటప్పుడు i 50 √ 2 ఇది sin 40 t కాబట్టి sin ω t θ ఇక్కడ θ లేదు ఇది 0 కాబట్టి ఇది 50 √ 2 కోణం 0 o అవుతుంది మరియు ఈ 14 14 ని 10 √ 2 కోణం 45 o అని వ్రాయచ్చు అంటే ఇక్కడ వాస్తవానికి √ 2 √ 2 రద్దు చేయబడుతుంది ఇది 5 కోణం 45 o అవుతుంది ఎందుకంటే కోణం 0 o కోణం 45 o అది గా పైకి వెళుతుంది కాబట్టి ఇది 0 o 45 o కోణం కోణం 45 o అవుతుంది సరైనది కాబట్టి ఈ కరెంట్ వాస్తవానికి rms విలువ 5 కోణం 45 o ఇప్పుడు దాన్ని శుభ్రం చేస్తాను కాబట్టి కరెంట్ i 5 కోణం 45 o సరైనది ఇప్పుడుదీని గరిష్ట విలువ 5 √ 2 7 07 అవుతుంది ఇది గరిష్ట విలువ మరియు దానిని t పరంగా ఉంచాలనుకుంటే ఇది కోణం 45o అంటే అది sin ω t 45 o అవుతుంది సరైనది కాబట్టి 7 07 నేను దీనిని 7 1 గా అంచనా వేశాను ఈ విలువ 7 07 కాబట్టి సుమారుగా 7 1 గా అంచనా వేయబడింది కాబట్టి అందుకే 7 07 sin40t45o వచ్చింది మీరు అర్ధం చేసుకున్నారని ఆశిస్తున్నాను కాబట్టి ఈ దృశ్య చిత్రం చూస్తున్నప్పుడు మీకు ఏమైనా ప్రశ్నలు ఉంటే చర్చాస్థలంలో ఉంచండి అన్ని ప్రశ్నలకు మేము సమాధానం ఇస్తాము కాబట్టి తదుపరిది VRమరియు VLమరియు VC కాబట్టి VR i R కాబట్టి R 10Ω 1 గా పరిగణించాము కనుక ఇది 71 sin 40 t వాస్తవానికి ఇది 70 7అయి ఉండాలి ఎందుకంటే 7 07 కాబట్టి 71 అంచనా వేయబడింది సరైనది కాబట్టి ఇప్పుడు ఎటువంటి గందరగోళం ఉండకూడదు అదేవిధంగా VL i సరైనది ఇప్పుడు vRi మా iR 7 1 సుమారు విలువను తీసుకున్నాను అప్పుడు 7 1 sin 40 t 45 o సరైనది ఇప్పుడు jXL ను గుణించండి XL 1L ω ను లెక్కించండి j అంటే కోణం 90 0 ఇది కోణం 90 0 కాబట్టి అది 90 oమరియు 45 o కోణం ని కూడిక చేయండి అది 56 8 sin 40 t 135o అవుతుంది కాబట్టి నేను చూపించిన విధంగానే ఫేసర్ యొక్క rms విలువ తీసుకోవాలనుకుంటే దీనితో గుణించాలి కాబట్టి ఇది j అంటే అది కోణం 90 o 90 o అందుకే ఇది sin 40 t 135 o అదేవిధంగా VC i j X C కాబట్టి j అంటే అది 90o కోణం అంటే i ని గుణించినప్పుడు ఇక్కడ ఇది 45 o కాబట్టి 45 90 అంటే 45 o సరైనది అది VC కాబట్టి ఈ విషయాలన్నీ దీనిని శుభ్రం చేస్తాను ఇది వోల్టేజ్ V వద్ద తక్షణ ధ్రువణత సరైనది కాబట్టి ఈ విషయాలన్నీ ఇక్కడ చూపించబడ్డాయి ఇది 10 Ω ఇది j 8Ω మరియు r j XC కాబట్టి j 8 Ω మరియు ఇది 50 వోల్ట్ అది 40 వోల్ట్ మరియు ఇది 90 వోల్ట్ ఇవన్నీ వాస్తవానికి rms విలువలు ఎందుకంటే V 100sin 40 t అని ఇవ్వబడినది సరైనది కాబట్టి 100 √ 2 70 7 సుమారుగా ఇది 71 వోల్ట్ ఇది 70 ఇది rms విలువ అయితే v లెక్కించేటప్పుడు లేదా ఇది గరిష్ట విలువ vm 70 7 సుమారుగా 71 కాబట్టి rms విలువ 70 7 √ 2 తీసుకుంటే అది 50 వోల్ట్ ఉంటుంది అందుకే ఇది 50 వోల్ట్ కి సమానంగా ఉంటుంది నేను దానిని శుభ్రం చేస్తాను కాబట్టి VL 56 8 ఇది గరిష్ట విలువ కాబట్టి 56 8 √ 2 40 వోల్ట్ అవుతుంది అందుకే ఇది 40 వోల్ట్ ఇది rms విలువ అదేవిధంగా ఈ కెపాసిటర్ కోసం ఈ VC కెపాసిటర్ వద్ద వోల్టేజ్ఇది గరిష్ట విలువ 127 అంటే వాస్తవానికి 90 వోల్ట్ సరైనది మరియు ఈ V I నేను చెప్పాను ఇది 71 అంటే 70 7 వోల్ట్ సరైనది మరియు ఇది నేను చెప్పిన కరెంట్ I rms కరెంట్ విలువ 5 యాంపియర్ ఎందుకంటే ఇది 7 1 కాబట్టి వాస్తవానికి 7 1 అంటే ఇది సుమారు విలువ ఇది గరిష్ట విలువ √ 2తో భాగించబడినట్లైతే అది 5 యాంపియర్ కాబట్టి ఇది 5 యాంపియర్ కాబట్టి ఈ రేఖాచిత్రం పూర్తిగా ఈ rms విలువపై ఆధారపడి ఉంటుంది కాబట్టి నేను దానిని శుభ్రం చేస్తాను కాబట్టి ఈ విషయాలన్నీ rms విలువలు ఇవన్నీ rms విలువలు మరియు ఇది సర్క్యూట్ ఇది నేను తీసుకున్న ఉదాహరణ అదే సమయంలో నేను గరిష్ట విలువను మరియు rms విలువ గరిష్ట విలువను చూపించగలను అంటే మన అవగాహన చాలా స్పష్టంగా ఉంటుంది కాబట్టి ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే ఫేసర్ పరంగా నేను ఇప్పటికే ఫేసర్ పరంగా చెప్పానని చెప్పాను ఇది కేవలం Z బార్ అవుతుంది ఇది సరైన సంక్లిష్ట పరిమాణం కాబట్టి ఇది 100 √2 కోణం 0 o ఎందుకంటే వోల్టేజ్ 100 sin 40 t కాబట్టి అది sin ω t 0 o కాబట్టి ఇది 0 మరియు ఈ Z చే భాగించబడింది కాబట్టి ఇది కరెంట్ 5 కోణం 45 o 5 కోణం 45 o మరియు ఇది VR R I 50 కోణం 45 o ఇవన్నీ పరిమాణం 50 వోల్ట్ 40 వోల్ట్ ఈ విషయం ఇప్పుడు ఇది R I కాబట్టి ఇది కోణం45 o ఇప్పుడు VL I j XL కాబట్టి j1 L ω I 5 45 o కోణం 45 o మరియు j X అంటే ఇది కోణం 90 o కాబట్టి 90 45 కాబట్టి 135 o మరియు XL చే గుణించబడింది XL ఇక్కడ లెక్కించబడుతుంది ఇది j XL I కాబట్టి ఏ విలువ వచ్చినా అది 8 Ω ఇవ్వబడింది కాబట్టి ఇది 40 వోల్ట్ సరైనది ఇది 40 వోల్ట్ అదేవిధంగా VC j Xc I ఎందుకంటే j కనుక కోణం 90 o కాబట్టి 90 oమరియు ఇది 45 o కాబట్టి ఇది 45 o వోల్ట్ సరైనది కాబట్టి ఇది VR ఇది VL మరియు ఇది VC కాబట్టి ఇది ఇప్పటికే నేను ఎలా తీసుకోవాలో వివరించాను కాబట్టి ఈ ఉదాహరణ గరిష్ట విలువ మరియు rms విలువ అన్ని భావనలనిచ్చే విధంగా తీసుకోబడింది మనకి భావన స్పష్టంగా ఉంటుంది తదుపరిది ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే గమనిక ఫేసర్ పరిమాణాలు కనుక అన్నిటికి rms విలువలు పరిగణించాము కాబట్టి టైమ్ ఫంక్షన్ లేదా తక్షణ విలువలు పరంగా వివరించినట్లుయితే ఇది టైమ్ ఫంక్షన్లో ఉంచేటప్పుడు గరిష్ట విలువ ఇది గరిష్ట విలువలుగా ఉండాలి మరియు ఫేసర్ రూపంలో లేదా పరిమాణంలో ఉంచడం వలన ఇది rms విలువ గా ఉండాలి అంటే ఈ గమనిక ఇక్కడ వ్రాయబడినది ఇది గమనిక ఇక్కడ వ్రాయబడింది ఇప్పుడు సర్క్యూట్లో పవర్ నష్టం కేవలం I2R కాబట్టి ప్రాథమికంగా ఇది 250 వాట్లు ఉంటుంది అది I2 నష్టం అదే విధంగా చేయగలరు ఆ శక్తి కారకం మరొక విషయం ఏమిటంటే దానిని లెక్కించండి V I cos θ కూడా అదే విలువను ఇస్తుంది కాబట్టి ఇది రెసిస్టర్ R లో డిసిపేట్ అయిన పవర్ నష్టం అవుతుంది ఇది I2R I 5 యాంపియర్ rms విలువ 10 R 10 దీని విలువ 250 వాట్ అవుతుంది VI cos θ సంబంధాన్ని ఉపయోగించి మరియు cos θ శక్తి కారకం తరువాత చూద్దాం ఇది లీడింగ్ శక్తి కారకం కనుక ఇది 0 707 కాబట్టి VI cosθ ను లెక్కించినట్లయితే దాని విలువ 250 వాట్ పొందుతాము అంటే ఫేసర్ రేఖాచిత్రాన్ని గీస్తే సరఫరా వోల్టేజ్ 70 7 ని సూచనగా తీసుకోవాలి కాబట్టి సుమారుగా ఇది 70 సరఫరా వోల్టేజ్ ఇది VR కి వస్తే ఇది సరఫరా వోల్టేజ్ వాస్తవానికి VR 50 కోణం 45 o ఇవ్వబడింది దీనికి సంబంధించి ఇది ఉంది కాబట్టి ఇది VR అదేవిధంగా ఈ I 5 కోణం 45 o మరియు VR R కి కోణం లేదు అది కేవలం దీన్ని పది చే గుణించాలి కాబట్టి అదే రేఖ వెంట I ప్లాట్ చేసాను మరియు ఈ VR ప్లాట్ చేయబడింది ఎందుకంటే VR 50 కోణం 45 o మరియు I 5 కోణం 45 o కాబట్టి దీనికి సంబంధించి ఇది సరఫరా వోల్టేజ్ 70 07 స్పష్టంగా ఉందిఇది సుమారు 71 వోల్ట్ తదుపరిది VL VL 40 కోణం 135 o చూసాము కాబట్టి ఈ కోణం ఈ మొత్తం కోణం 135o v సరఫరా కి సంబంధించి అంటే VC లేదా VL ఇది VL అదేవిధంగాVC వాస్తవానికి 90 కోణం 450 సరైనది ఇవన్నీ VR VC VL అన్నీ సరిగ్గా ఉన్నాయి కాబట్టి ఈ సందర్భంలో ఇది VC ఈ కోణం 45 o సరైనది కాబట్టి దీనిని చూస్తే ఆ కరెంట్ I నిజంగా వోల్టేజ్ కంటే 45 o తో ముందుంది అంటే శక్తి కారకం ముందుంది ఇక్కడ కరెంట్ ముందుంది కోణం సానుకూలంగా ఉన్నందున కరెంట్ ముందుంది కాబట్టి కరెంట్ ఆధిక్యంలో ఉంది మరియు ఇది 45 o మరియు ఇది VL మరియు ఇది VC VL మరియు VC మధ్య కోణం వ్యతిరేకంగా ఉన్నందున ఇది 180 o అవుతుంది కాబట్టి ఫలితంగా కరెంట్ ముందుంది కాబట్టి VC VL ఆ సందర్భంలో కరెంట్ ముందుంది కనుక VC 90 వోల్ట్ మరియు VL 40 వోల్ట్ VL కంటేVC ఎక్కువగా ఉంటుంది కాబట్టి VL కంటే VC ఎక్కువ అందుకే కరెంట్ ముందుంది ప్రతిదాన్ని అర్థం చేసుకోవాలి అందుకే ఈ కరెంట్ 45 o కాబట్టి ఈ కరెంట్ 5 కోణం 45 o మరియు వోల్టేజ్ 70 7 అంటే 71 కోణం 0 o కాబట్టి ఈ పవర్ ని సులభంగా కనుగొనవచ్చు కాబట్టి VI cos θ V 71 ఇది rms విలువ I 5 మరియు cos θ cos 45 o అంటే ఇది 1 √ 2 అయితే ఇది 71 √ 2 సుమారు 50 అంటే 250 వాట్ ఇది పవర్ VI cos θ నేను ముందు చూపించిన ఈ I 2 R విలువ కూడా 250 వాట్ కాబట్టి ఇది ఒకే విధంగా ఉండాలి కాబట్టి ఇది ఇలా ఉంటుంది అంటే అన్ని లెక్కలు సరైనవి ఒకవేళ సరిపోకపోతే ఏదో తప్పు జరిగింది అని అర్ధం అంటే గణన చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే సంక్లిష్ట సంఖ్య అడుగడుగునా ఉంటుంది కాబట్టి ఈ విధంగా ఆ ఫేసర్ రేఖాచిత్రం ఉంటుంది కాబట్టి ఫేసర్ రేఖాచిత్రాన్ని ఎలా గీయాలి అనేదానిని అర్థం చేసుకోవాలి నేను కోణం గురించి చెప్పాను మరియు ఇది ఒకటవ పాదం ఇది రెండవ పాదం ఇది మూడవది మరియు ఇది 4 వ పాదం సరైనది కాబట్టి ఈ వోల్టేజ్ రెండవ పాదం లో ఉంది మరియు ఈ వోల్టేజ్ VC ఒకటవ పాదం లో ఉంది మరియు ఇది మొదటిది కాబట్టి ఇది ఏదైనా విలువ కావచ్చు ఎందుకంటే ఫేసర్ ఒక భ్రమణ వెక్టర్ ఇక్కడ jth ఇంపెడెన్స్ ఒక ఫేసర్ పరిమాణం కాదు ఇది సంక్లిష్ట పరిమాణం కాబట్టి నేను అలా చెప్పాను ఈ ఒక్క ఉదాహరణ ప్రతిదీ సరిగ్గా అర్థం చేసుకోవడానికి చాలా సహాయపడుతుంది కాబట్టి ఇదంతా ఇక్కడ రాసి ఉంది ఇప్పుడు వోల్ట్ యాంపియర్ క్రియా శీలమైన పవర్ మరియు రియాక్టివ్ పవర్ ని చూద్దాము కాబట్టి వోల్ట్ యాంపియర్ అంటే క్రియా శీలమైన మరియు రియాక్టివ్ VA పవర్ కాబట్టి ఇప్పుడు ఇది ఈ విషయం ఇప్పుడు కరెంట్ మరియు అనువర్తిత వోల్టేజ్ యొక్క rms విలువల గుణకారాన్ని అపరెంట్ పవర్ అంటారు అంటే V I ని అపరెంట్ పవర్ అని అంటాము ఇది వోల్టేజ్ ఇది కరెంట్ కాబట్టి వోల్ట్ V కరెంట్ అంటే I యాంపియర్ కాబట్టి దీనిని వోల్ట్ యాంపియర్ అని అంటాము సరళంగా VA అని అంటాము పెద్ద యూనిట్లు కిలో వోల్ట్ యాంపియర్ KVA లేదా మెగా వోల్ట్ యాంపియర్ దీనిని అపరెంట్ పవర్ అని కూడా అంటారు కాబట్టి అపరెంట్ పవర్ V I కాబట్టి cos θ ప్రమేయం లేదు అది V I సరియైనది కాబట్టి ఇప్పుడు క్రియాశీల పవర్ VI cos θ వాట్ అని చూసాం కాబట్టి క్రియాశీల పవర్ VI cos θ ఇది VI cos θ అంటే cos θ p VI అంటే P అనేది క్రియాశీల పవర్ వోల్ట్ యాంపియర్ చే భాగించబడింది ఇది cos θ మరియు రియాక్టివ్ పవర్ Q VI sin θ వోల్ట్ యాంపియర్ VAr వోల్ట్ కోసం V పెద్ద అక్షరం A చిన్న r అంటే వాస్తవానికి యాంపియర్ చిన్న VAr రెండింటి మధ్య వ్యత్యాసం చూపించడానికి ఇలా వ్రాస్తాము కాబట్టి Q VI sinθ VAr రియాక్టివ్ పవర్ అని అంటాము కాబట్టి దాన్ని శుభ్రం చేస్తాను కాబట్టి ఇప్పుడు రియాక్టివ్ పవర్ Q VIsin θ కాబట్టి sin θ Q VI రియాక్టివ్ వోల్ట్ యాంపియర్ వోల్ట్ యాంపియర్ అవుతుంది కాబట్టి ఈ కరెంట్ I అయితే ఇది కరెంట్ అయితే ఈ కరెంట్ ఈ కోణంతో ముందుంది అనుకుందాం అప్పుడు ఈ x అక్షం మీద I ప్రక్షేపణం అది I cos θ మరియు ఇది I sin θ మరియు ఇది వోల్టేజ్ V I cos θ కరెంట్ యొక్క క్రియా శీల పవర్ భాగం ఎందుకంటే పవర్ VI cos θ తెలుసు కాబట్టి ఇది I cos θ వాస్తవానికి అందుకే ఇది కరెంట్ యొక్క క్రియాశీల లేదా శక్తి భాగం అదేవిధంగా ఈ రియాక్టివ్ పవర్ VI sin θ కాబట్టి ఇది వాస్తవానికి పవర్ యొక్క రియాక్టివ్ లేదా వాట్లెస్ భాగం కాబట్టి VI sin θ ఇది sin θ ఇది కరెంట్ యొక్క రియాక్టివ్ లేదా వాట్లెస్ భాగం అందువలన ఇది ఒకటి అంటే ఈ త్రిభుజం ఉంది అది I cos θ I sin θ ఈ అన్ని విషయాల ని V చే గుణించాలి కాబట్టి ఇది VI అవుతుంది ఇది VI cos θ అవుతుంది ఇది VI sin θ అవుతుంది అన్నిటినీ V చే గుణించాలి ఈ రేఖాచిత్రం ఇలా ఉంది చూడండి తదుపరిది అయితే V చే గుణించాలి ఇది VI అవుతుంది అది VI cos θ అవుతుంది θ ఇది VI sin θ అవుతుంది అంటే రియాక్టివ్ వోల్ట్ యాంపియర్ ఇది రియాక్టివ్ వోల్ట్ యాంపియర్ రియాక్టివ్ పవర్ ఇది నిజమైన పవర్ అని పిలుస్తారు ఇది నిజమైన పవర్ లేదా పవర్ కాబట్టి వోల్ట్ యాంపియర్ VI వోల్ట్ నిజమైన పవర్ 2 రియాక్టివ్ పవర్ 2 కాబట్టి దీని అర్ధం నిజమైన పవర్ P అయితే అది Q అయితే VI P 2 Q2 అవుతుంది కాబట్టి ఇది వోల్ట్ యాంపియర్ VI దాన్ని శుభ్రం చేస్తాను కాబట్టి ఇప్పుడు సంక్లిష్ట సంజ్ఞామానాన్ని ఉపయోగించి పవర్ని లెక్కించాలి కాబట్టి ప్రతిచోటా బాణం మరియు బాణం ఉపయోగిస్తున్నాము ఇప్పుడు అలా చేయను ప్రతీదీ అర్థమవుతుందని ఆశిస్తున్నాను ఫేసర్ మరియు ఇతర విషయాల పరిమాణం నేను ప్రతీదీ చెప్పాను మళ్లీ మళ్లీ బాణం మరియు ఇతర వాటిని ఉంచొద్దు కానీ అర్థమవుతుందని ఆశిస్తున్నాను కాబట్టి సంక్లిష్ట సంజ్ఞామానం ఉపయోగించి పవర్ ని లెక్కిద్దాం కాబట్టి ఈ ఫేసర్ రేఖాచిత్రాన్ని చూస్తే ఇది V మరియు ఇది సూచన గీత ఇది సూచన గీత మరియు ఈ కోణం α అని అనుకుందాం కాబట్టి ఈ వైపు క్షితిజ సమాంతర ప్రతిక్షేపణ V VCos α అవుతుంది మరియు ఈ నిలువు ప్రతిక్షేపణ ఇది V ' V sin α అవుతుంది అదేవిధంగా ఇది కరెంట్ ఈ క్షితిజ సమాంతర ప్రతిక్షేపణ I ఇది దిగువన వ్రాయబడినది కాబట్టి దీనిని నేను ఈ క్షితిజ సమాంతర ప్రతిక్షేపణ I I cos β అని పిలుస్తాను మరియు నిలువుది I ' I sin β వోల్టేజ్ మరియు కరెంట్ మధ్య కోణం ఇది వోల్టేజ్ మరియు కరెంట్ మధ్య కోణం α β కాబట్టి వాస్తవానికి వోల్టేజ్ మరియు కరెంట్ మధ్య కోణాన్ని శక్తి కారకం కోణం అంటారు అంటే ఈ రకమైన విషయం కోసం శక్తి కారకం cos కాబట్టి పవర్ కారకం కోణం అని పిలిచేటప్పుడు అంటే అది వోల్టేజ్ మరియు కరెంట్ మధ్య కోణం అవుతుంది కాబట్టి వ్యత్యాసం α β కాబట్టి శక్తి కారకం కోణం cos α β దానిని శుభ్రం చేస్తాను ఇప్పుడు ఈ వోల్టేజ్ వ్రాయగలరు నన్ను కొంచెం పైకి కదలనివ్వండి కాబట్టి ఈ వోల్టేజ్ నేను తరువాత వ్రాస్తున్నాను నేను ఈ వోల్టేజ్ V కోణం α అంటే VCos α j V sin α కాబట్టి V అనేది rms విలువ ప్రతిదీ ఇప్పుడు rms కాబట్టి అంటే VCos α j Vsin α ఇది V అదేవిధంగా దీనిని శుభ్రం చేస్తాను అదేవిధంగా కరెంట్ విషయంలో I కోణం β అంటే I cos β j I sin β అంటే ఇది I కోణం β కాబట్టి తదుపరిది అంటే ఈ విషయాలన్నీ V పెద్దక్షరంV Cos α V ' పెద్దక్షరం V sin α I పెద్దక్షరంI cos β I ' పెద్దక్షరం I sin β అని అర్ధం కాబట్టి ఈ వ్యక్తీకరణలన్నీ నేను ఇక్కడ వ్రాసినవి V Cos α ని v v ' V sin α v తో'గుణించాలి మరియు V sin α అదేవిధంగా నేను చెప్పిన కరెంట్ I cos β j I sin β కాబట్టి I cos β i ఆ ఫేసర్ రేఖాచిత్రం నుండి j i ' j i ' మరియు ఈ దృశ్య ఉపన్యాసం చదవండి మొదట పుస్తకంలో ఫేసర్ రేఖాచిత్రాన్ని గీయండి ఆ తర్వాత చూడండి ఒక్కొక్కటిగా చేయడం చాలా సులభం వోల్టేజ్ మరియు కరెంట్ మధ్య దశ వ్యత్యాసం α β ఇక్కడ శక్తి కారకం cos α β సరైనది ఇప్పుడు శక్తి కారకం cos α β అని చెప్పాను కాబట్టి క్రియాశీల శక్తి VI cos α β సరైనది కాబట్టి అంటే ఇది క్రియాశీల శక్తి P VI cos a V కాబట్టి cos α cos β sin α sin β కాబట్టి Vcos α ఇది గుణించాలి VI కాబట్టి VCos α V ను ఉంచండి మరియు I cos β VI ను సరిగ్గా ఉంచుతాను మరియు I I cos β అని ఉంచాను ఎందుకంటే ఫేసర్ రేఖాచిత్రం ప్రతీదీ వ్రాయబడింది నిలువు మరియు క్షితిజ సమాంతర ప్రక్షేపణం తీసుకున్నారు అదేవిధంగా V sin α V 'మరియు I sin β I ' అంటే P V I V ' I' ఇక్కడ ఈ విషయాలన్నింటికీ V V' I I' ఇవ్వబడింది కాబట్టి P VI V' I' కాబట్టి ఇది నిజమైన శక్తి క్రియాశీల శక్తి ఇప్పుడు రియాక్టివ్ శక్తి Q VI sin α β అవుతుంది కాబట్టి ఇది VI సూత్రం కాబట్టి sin α cos β cos α sin β కాబట్టి V sin α V "మరియు I cos β I కాబట్టి ఇది V' I VCos α V Isin β I' కాబట్టి Q V 'i VI' కరెంట్ I కోణం β అంటే కరెంట్ కాంజుగెట్ I కోణం β అవుతుంది సంక్లిష్ట సంఖ్య అంటే I∠β Iejβ అంటే కాంజుగేట్ తీసుకుంటే I e jβ కాంజుగేట్ తీసుకున్నాను అందుకే ఈ కోణం కాంజుగేట్ β కాబట్టి P jQ వోల్టేజ్ కరెంట్ కాంజుగేట్ అవుతుంది ఇప్పుడు దీన్ని పుస్తకంలో కూడా చూడవచ్చు మరియు ఈ విషయాలలో కాంజుగేట్ ఎందుకు తీసుకున్నాము కాంజుగేట్ ఎందుకు తీసుకున్నాము కాంజుగేట్ తీసుకున్నప్పుడు ఇది P jQ వోల్టేజ్ కరెంట్ కాంజుగేట్ లేదా P jQ వోల్టేజ్ కాంజుగేట్ కరెంట్ అని వ్రాయవచ్చు P jQ వోల్టేజ్ కరెంట్ కాంజుగేట్ లేదా P jQ వోల్టేజ్ కాంజుగేట్ కరెంట్ ఎలాగైనా ఉపయోగించుకోవచ్చు అదే ఫలితం పొందుతాము ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే కాంజుగేట్ ఎందుకు తీసుకుంటాము వోల్టేజ్ మరియు కరెంట్ మధ్య శక్తి కారక కోణాన్ని సంగ్రహించడానికి కాంజుగేట్ తీసుకుంటాము ఉదాహరణకు మరింత ముందుకు వెళ్ళే ముందు వోల్టేజ్ 10 వోల్ట్ rms అది 30o అనుకుందాం మరియు I ఇవ్వబడింది I ఇది వోల్ట్ మరియు I 5 కోణం 15 o యాంపియర్ అని ఇవ్వబడింది ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే వోల్టేజ్ మరియు కరెంట్ మధ్య కోణం ఎంత ఈ సందర్భంలో నేను సూచన గీత తీసుకుంటే ఇది సూచన గీత అని అనుకుందాం కాబట్టి V 10 కోణం 30 o కాబట్టి ఈ సూచనకు సంబంధించి ఇది ఈ వైపు ఉంటుంది ఇది 10 వోల్ట్ మరియు ఇది 30 o మరియు సూచనకు సంబంధించి ఇది 15o కరెంట్ కాబట్టి ఇది ప్రతికూల వైపు ఉంటుంది ఇది కరెంట్ I 5 యాంపియర్ మరియు ఇది వోల్టేజ్ మరియు ఈ కోణం 15 o అప్పుడు ప్రశ్న ఇది వోల్టేజ్ ఇది కరెంట్ కాబట్టి వోల్టేజ్ మరియు కరెంట్ మధ్య కోణం ఏమిటి అది వాస్తవానికి 30 15 అంటే 45 o సరైనది అందువల్ల కాంజుగేట్ను తీసుకోకపోతే కరెంట్ ఎలా వస్తుంది కాబట్టి సాధారణంగా ఇలా ఉంచితే P jQ వోల్టేజ్ కరెంట్ కాంజుగేట్ తీసుకున్నాము కాబట్టి ఇది I 5 కోణం 15o అయితే కరెంట్ కాంజుగేట్ 5 కోణం 15 o అవుతుంది ఇది ఎందుకంటే ఇది 15 o ఇది కాంజుగేట్ 15 o అవుతుంది కాబట్టి వోల్టేజ్ 10∠30o కాబట్టి ఇది 10 కోణం 30 o 5 కోణం 15 o ఎందుకంటే ఇది కరెంట్ కాంజుగేట్ కాబట్టి వాస్తవానికి 50 కోణం 45 oసరైనది అంటే ఇది 50 cos 450 కాబట్టి 50 √ 2 j 50 √ 2 ఎందుకంటే sin 45 కూడా 1 √ 2 అంటే ఈ సందర్భంలో నేను తీసుకున్న ఉదాహరణలో P 50 √ 2 వాట్ అవుతుంది మరియు Q 50 √ 2 వాట్ అవుతుంది ఎందుకంటే P jQ 50 √ 2 j 50 √ 2 కాబట్టి నిజమైన భాగం మరియు ఊహాత్మక భాగం సంక్లిష్ట సంఖ్యలో అధ్యయనం చేసాం కాబట్టి ఈ కాంజుగేట్ తప్పక ఉండాలి లేకపోతే వోల్టేజ్ మరియు కరెంట్ మధ్య కోణాన్ని సంగ్రహించలేరు లేకపోతే దీనిని కూడితే 45 o పొందుతాము కానీ గణితశాస్త్రం పరంగా దానికి కాంజుగేట్ తీసుకుంటే తప్ప చేయలేము నేను శుభ్రం చేస్తానుఅందుకే శక్తి కారకం కోణాన్ని కనుగొనడానికి కాంజుగేట్ తీసుకుంటాము అందుకే P jQ వోల్టేజ్ కరెంట్ కాంజుగేట్ మీరు అర్థం చేసుకుంటున్నానని ఆశిస్తున్నాను ఒక్క నిమిషం కాబట్టి ఇది P jQ ఇప్పుడు P jQ ను లెక్కించండి P jQ ఇప్పుడు వోల్టేజ్ ఇది క్షితిజ సమాంతర భాగం నిలువు భాగం V jV i j I ' ఆ ఫేసర్ రేఖాచిత్రాన్ని చూడండి ఎందుకంటే 2 భాగాలు ఉన్నాయి ఒకటి నిజమైన భాగం ఒకటి నిజమైన భాగం మరియు మరొకటి సంక్లిష్ట భాగం అని పిలుస్తారు అయితే ఇది క్షితిజ సమాంతర భాగం మరొకటి నిలువు భాగం కాబట్టి దీనిని V jV 'అని వ్రాయవచ్చు అదేవిధంగా నేను i jI 'అని వ్రాయవచ్చు మరియు ఇది కాంజుగేట్ అంటే V jV ' i jI' వీటిని గుణించి సరళీకృతం చేస్తే P jQ ఇది మరియు ఈ ఊహాత్మక భాగం ఇది సంక్లిష్ట భాగం ఇది అంటే నిజమైన మరియు ఊహాత్మక భాగాన్ని వేరు చేస్తే P VI V'I' అవుతుంది మరియు Q V'I VI' అవుతుంది సరే కాబట్టి ఇక్కడ సంబంధాన్ని ఉపయోగించి Q V'I VI' అవుతుంది మరియు P కి VI V'I' వస్తుంది కాబట్టి అదే విధంగా ఈ కాంజుగేట్ తీసుకుంటే అదే ఫలితం వస్తుంది కాబట్టి శక్తి కారకం కోణాన్ని కనుగొనడానికి కాంజుగేట్ అవసరం ఈ సింగిల్ ఫేజ్ AC సర్క్యూట్ వరకు మీరు అర్థం చేసుకున్నారు అని ఆశిస్తున్నాను వాస్తవానికి AC సర్క్యూట్ విషయంలో సంక్లిష్ట సంఖ్యను కలిగి ఉంటాము కాబట్టి నేను 3 4 ఉదాహరణలు మాత్రమే చూపించాను కానీ ఏదైనా పుస్తకాన్ని తీసుకోండి నేను సూచించిన మంచి పుస్తకాన్ని తీసుకోండి మరియు కొన్ని సమస్యలను పరిష్కరించండి ఎందుకంటే సంక్లిష్ట సంఖ్యను కలిగి ఉంటుంది గణన సమయం చాలా ఎక్కువ అవసరం కాబట్టి ఏమైనప్పటికీ ఇవి విషయాలు మరియు ఇది ప్రాథమిక కోర్స్ కాబట్టి ఏదైనా సందేహం ఉంటే ప్రశ్నను వేదిక లో ఉంచండి ఈ ప్రశ్నకు సమాధానం ఇవ్వడానికి ప్రయత్నించండి ఇప్పుడు తదుపరిది ఒక సాధారణ విషయం V 100 j 2 వోల్ట్ మరియు కరెంట్ 10 j 5 యాంపియర్ ప్రతీదీ rms విలువ లో తీసుకున్నాము కాబట్టి VI P jQ కేవలం అవగాహన కోసం VI కాంజుగేట్ తీసుకున్నాము కాబట్టి ఇది 100 j 2 మరియు I 10 j 5 మరియు కాంజుగేట్ ఇది 10 j5 గా ఉంటుంది అందువల్ల గుణించినట్లయితే అది 2000 j 1500 అవుతుంది అంటే నిజమైన మరియు ఊహాత్మక భాగాన్ని వేరు చేయండి కాబట్టి P 2000 వాట్ అంటే 2 కిలోవాట్ 1000 తో భాగించబడింది మరియు నన్ను కొంచెం పైకి కదలనివ్వండి Q 1500 var 1 5 కిలో var 1000 నిజమైన మరియు ఊహాత్మక భాగం వేరుచేయబడినది ఇప్పుడు సింగిల్ ఫేజ్ సర్క్యూట్ విశ్లేషణ చూద్దాము ఇలాంటి సర్క్యూట్ కలిగి ఉన్నాము ఇది ప్రేరక సర్క్యూట్ అని చెప్పండి ఈ భాగం ప్రేరకం R1 jX1 ఇది కెపాసిటివ్ R2 jX2 మరియు మరొక విషయం R3 దీని అంతటా వోల్టేజ్ V1 ఇది V2 ఇది V3 మరియు మొత్తం VR సరే సరఫరా వోల్టేజ్ V మరియు దీని ద్వారా ప్రవహించే కరెంట్ I దీని ద్వారా ప్రవహించే కరెంట్ ఇది ఇప్పుడు rms sin ω t లో పేర్కొనబడితే తప్ప ఇవన్నీ rms విలువలు కాబట్టి ఇది ప్రేరక భాగం కాబట్టి ఇది కెపాసిటివ్ భాగం మరియు దీనిని కొంచెం పైకి కదలనివ్వండి కాబట్టి దీన్ని ఎప్పుడు పరిష్కరించడానికి ముందు సర్క్యూట్ను గీయండి ఆపై ఏమి జరిగిందో చూడండి కాబట్టి Z1 R1 jX1 Z2 R2 jX2 మరియుZ 3 R3 అని తీసుకున్నాము కాబట్టి ఇది Z1 ఇది Z2 ఇది Z3 ఇది Z1 ఇది Z2 మరియు ఇది Z3 అని చెప్పండి అన్నీ సరిగ్గా ఉన్నాయి కానీ ప్రతిచోటా బార్ ఉండదు ఇప్పుడు కేవలం Z మరియు I మరియు V అర్థమయ్యేలా ఉంచుతాను ఇవన్నీ ఫేసర్ I మరియు V అని పిలిచేవి ఫేసర్ పరిమాణం మరియు ఇది సంక్లిష్ట పరిమాణం కాబట్టి వోల్టేజ్V1 I1 Z1 V2 I 2 Z2 మరియు V3 I Z 3 కాబట్టి ఇక్కడ V2 I Z2 మరియు V3 I Z3 కాబట్టి V నేను మళ్లీ మళ్లీ ఉంచడం లేదు ఇది ఫేసర్ పరిమాణం అని అర్ధమవుతుంది ఇది dc బీజగణిత కూడిక వంటిది కాదు ఇది ఫేసర్ కూడిక అనగా వెక్టార్ కూడిక వంటిది కాబట్టి V1 V2 V3 I Z1 Z2 Z 3 ఈ విలువలనుప్రతిక్షేపిస్తే V1 V2 V3 Z1 R1 jX1 Z2 R2 jX2 మరియు Z 3 R3 V I R1 R2 R3 j X1 X2 పొందుతాము లేదా సాధారణంగా V I Z I R jX పొందుతారు కాబట్టి R వంటి r సిరీస్ నిరోధకత dc సర్క్యూట్ R వలె జోడించడం R1 R2 R3 మరియు X1 X2 గా ఉంటుంది ఎందుకంటే ఒకటి ప్రేరకమైనది మరొకటి కెపాసిటివ్ కాబట్టి X1 X2 మరియు V I Z అంటే I R jX మరియు R మరియు X ఇక్కడే నిర్వచించబడ్డాయి కాబట్టి Z √ R2 X2 మాగ్నిట్యూడ్ అని తెలుసు ఎందుకంటే ఇది R jX కాబట్టి ఇది మాగ్నిట్యూడ్ విలువ √ R2 X2 మరియు కోణం θ కాబట్టి θ tan 1 X R కాబట్టి అది X X1 X2 tan 1 X1 X2 R1 R2 R3 కాబట్టి I V కోణం 0 √ R2 X2 ∠ θ కాబట్టి సమానమైన మొత్తం ఇంపెడెన్స్ V ∠ 00 θ √ R2 X2 కాబట్టి ఇది V √ R2 X2 ∠ θ ఇది I మరియు శక్తి కారకం cos θ ఇది వోల్టేజ్ మరియు కరెంట్ మధ్య కోణం ఎందుకంటే వోల్టేజ్ కోణం 0 మరియు కరెంట్ కోణం θ అంటే θ కరెంట్ వెనుకబడి ఉంటుంది θ ప్రతికూలంగా ఉంటే కరెంట్ ముందుంటుంది కాబట్టి tan θ X R ఇది sin θ X cos θ R 1 √ R2 X2 అని వ్రాయగలము ఎందుకంటే ఇ దిsin θ cos θ X sin θ X cos θ R 1 √ R2 X2 కాబట్టి cos θ R√ R2 X2 కాబట్టి ఒక చిన్న ఉదాహరణ తీసుకుందాము అది 4j3 మరియు ఇది 6 j 8 మరియు ఇది 2 V1 V2 V3 మరియు వోల్టేజ్ 100 వోల్ట్ అని ఇవ్వబడినది మరియు ఇది V1 V2 V3 కాబట్టి I V Z V 100 వోల్ట్లు ఇవ్వబడినది అంటే100 కోణం 0 o అని ఒక సూచనను ఊహించుకోవాలి కాబట్టి ఇది rms విలువ అన్నీ rms విలువ కాబట్టి 100 కోణం 0 o మరియు కరెంట్ ప్రవహిస్తోంది కాబట్టి 100 కోణం 0 o కాబట్టి దాన్ని శుభ్రం చేస్తాను కాబట్టి I V Z 100 కోణం 0 o Z1 Z2 Z 3 దీనిని పరిష్కరించండి 7 69 కోణం 22 6o యాంపియర్ వస్తుంది అదే విధంగా V1 I Z1 కాబట్టి I Z1 4 j 3 తో గుణించాలి అప్పుడు 38 47 కోణం 59 5 o పొందుతాము అదేవిధంగాV2 I 2 Z2 ఇది IZ2 దీన్ని 6 j 2 చే గుణించాలి మరియు సరళీకృతం చేస్తే 76 92 కోణం 30 5 o పొందుతాము అదేవిధంగా V3 I Z3 R మాత్రమే కనుక R 2 Ω చే గుణించినట్లయితే 15 38 కోణం 22 6o వోల్ట్ అవుతుంది కాబట్టి V1 V2 V3 ను కూడితే అది 100 j 0 వోల్ట్ అవుతుంది నా ఉద్దేశ్యం సర్క్యూట్ ని చూస్తే సర్క్యూట్ ధ్రువణత ఏమైనప్పటికీ ఇది అవుతుంది ధ్రువణతను గుర్తించండి చాలా ప్రదేశాలలో ఉద్దేశపూర్వకంగా నేను ఇవ్వలేదు ఈ ఉపన్యాస తరగతిలో చూపించాను కాబట్టి ఇది ఇలా కదులుతుంది కాబట్టి ప్రతిచోటా ఇలానే కదులుతుంది మరియు ధ్రువణతను గుర్తించండి సరే కాబట్టి ఇది ఒక భాగం ఇది కెపాసిటివ్ భాగం మరియు ఇది కాబట్టి దీన్ని ఇలా ఉంచి KVL ను వర్తింపజేయవచ్చు కాబట్టి ఇది V1 V2 V3 V అవుతుంది కానీ ఇది ఫేసర్ కూడిక అని గుర్తుంచుకోండి మాగ్నిట్యూడ్ను ని కూడకండి ఎప్పటికీ ఫలితం పొందరు ఇది ఫేసర్ కూడక సరైనది కాబట్టి ఈ కోణం అంతా వోల్టేజ్ మరియు కోణం సరైనదిగా పరిగణించాలి కాబట్టి దాన్ని పరిశీలిస్తే 100 వోల్ట్ లభిస్తుంది కాబట్టి బాణం మరియు బాణం పెట్టడం లేదు ఇది ఒక ఫేసర్ సమ్ కూడిక చేయండి మరియు P1 I12 R1 237 వాట్ P2 I 2 R2 R2 6 R1 4 కాబట్టి ఇది 355 వాట్ మరియు P 3 I 2 R3 ఇది 118 వాట్ మొత్తం శక్తి విలువ ఇది P1 P 2 P3 ను కూడితే ఇది 710 వాట్ అవుతుంది మరియు V 100 కోణం 0 ఉపయోగిస్తే I 77 69 పవర్ ఫ్యాక్టర్ కోణం 22 కాబట్టి cos 22 6 o 0 9232 ఇది ముందుంది ఎందుకంటే కరెంట్ కోణం సానుకూలంగా ఉంటుంది కరెంట్ కోణం సానుకూలంగా ఉంటుంది ఎందుకంటే వోల్టేజ్ కోణం 0 కాబట్టి P VI cos θ చేస్తే 710 వాట్ లభిస్తుంది కాబట్టి ఇక్కడ కూడా 710 వాట్ అదే ఫలితం లభిస్తుంది ఎలాగైనా దీన్ని చేయగలము మరియు ఈ R1 R2 R3 సర్క్యూట్ లో ఇవ్వబడినది ఇది R1 4Ω R2 6Ω R3 2 Ω కాబట్టి ఈ శక్తిని లెక్కించాము అదేవిధంగా VI cos θ ను ఉపయోగించండి మరియు దయచేసి మీరు ఫేసర్ రేఖా చిత్రాన్ని గీయండి నేను గీయలేదు ఫేసర్ రేఖాచిత్రాన్ని గీయండి కాబట్టి దయచేసి V I V1 V2 మరియు V3 ను చూపించే విధంగా ఫేసర్ రేఖాచిత్రాన్ని గీయండి